మనము మరోసారి DC జనరేటర్ను పరిశీలించడానికి ప్రయత్నిద్దాము అందులో మనము సెపరేట్లీ ఎక్సైటెడ్ DC జనరేటర్ను చూస్తున్నాము మనము రెండు కారక్టర్య్స్టిక్స్ ని చూసాము ఒకటి OCC ఇంకొకటి ప్రాథమికంగా ఎక్స్టర్నల్ కారక్టర్య్స్టిక్స్ నేను జస్ట్ ఆర్మేచర్ రియాక్షన్ ని డిస్కస్ చేయడం ప్రారంభించాను కాబట్టి ఇంకొక సారి OCC ని తిరిగి గీస్తాను సెపరేట్లీ ఎక్సైటెడ్ DC జనరేటర్ లో If విలువ జీరో గా ఉన్నా కూడా Eg నాన్ జీరో విలువని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు రెసిడ్యుయల్ మాగ్నెటిజం ఉంటే అపుడు మనము దీనిని బహుశా ఈ విధంగా కలిగి ఉండొచ్చు ఇది నా ఓపెన్ సర్క్యూట్ కారక్టర్య్స్టిక్స్ అవుతుంది ఇంకా మనము లోడ్ లైన్ అనే దానిని కూడా ఈ విధంగా చూపించాము ప్రాథమికంగా మనము ఈ ప్రత్యేక సందర్భంలో ఆపరేటింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని మాట్లాడుతున్నాము మరియు నేను రేటెడ్ ఫీల్డ్ కరెంట్ గురించి కొంతవరకు మాట్లాడబోతున్నట్లయితే ఇది రేటెడ్ ఫ్లక్స్ కూడా అవుతుంది కాబట్టి ఇది వాస్తవానికి నా రేటెడ్ జనరేటెడ్ వోల్టేజ్ అవుతుంది ఇది ఆపరేటింగ్ పాయింట్ అవుతుంది మరియు నేను రేటెడ్ వేగంతో జనరేటర్ను నడుపుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన విషయం రేటెడ్ వేగానికి అనుగుణంగా ఉండే వేగానికి అనుగుణంగా ఉంటుందని మనము చెప్పాము కాబట్టి మీ ఎక్సైటేషన్ వైండింగ్ ద్వారా మీరు రేటెడ్ ఫీల్డ్ కరెంట్ను పంపినపుడు మీ జనరేటర్ నుండి పొందే వోల్టేజ్గా రేటెడ్ EMF లేదా మెషిన్ యొక్క రేటెడ్ వోల్టేజ్ నిర్వచించబడిందని నేను చెప్తాను ఆపై మీరు రేటెడ్ వేగంతో జనరేటర్ను నడుపుతున్నారు అదే జనరేటర్ యొక్క రేటెడ్ వోల్టేజ్ అని నిర్వచించబడింది ఆపై ఇలా చూడటానికి ప్రయత్నిస్తున్నాను నేను ఇక్కడ జనరేటర్ కలిగి ఉన్నాను మరియు నేను వేరియబుల్ లోడ్ అయిన ఒక లోడ్ ను కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి జనరేటర్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఏమిటో మనము చూస్తున్నాము మరియు లోడ్ ద్వారా ప్రవహిస్తున్న కరెంటుని కూడా చూస్తున్నాము లోడ్ కరెంట్ సపరేట్లీ ఎక్సైటెడ్ జనరేటర్ విషయంలో ఆర్మేచర్ కరెంట్ కు సమానంగా ఉంటుంది కాబట్టి బహుశా నేను ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ కలిగి ఉండవచ్చు కొన్ని బుక్స్ లో ఫీల్డ్ వైండింగ్ ని ఆర్మేచర్ వైండింగ్ కి పర్పెండిక్యులర్గా చూపిస్తారు ఎందుకంటే బ్రష్ లు ఎప్పుడూ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి ఎక్కడైతే ఫీల్డ్ లైన్స్ ఉంటాయో వాటికి పర్పెండిక్యులర్ గా బ్రష్ లను పెడుతాము ఈ కారణం గానే కొన్ని బుక్స్ లో ఈ రకమైన రెప్రెసెంటేషన్ ఉంటుంది అంటే ఫీల్డ్ ఎప్పుడూ బ్రష్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా చుపిస్తారు అది ఈ విధంగా చూపించబడుతుంది కాబట్టి నేను తప్పనిసరిగా ఈ విధంగా ప్రవహించే ఫీల్డ్ కరెంట్ను కలిగి ఉండబోతున్నాను నేను Vf ని ఇక్కడ కనెక్ట్ చేస్తాను అపుడు ఫీల్డ్ కరెంటుని వేరీ చేయడానికి బహుశా సిరీస్ లో కనెక్ట్ చేయబడిన రెసిస్టెన్స్ ని కలిగి ఉంటాను మరియు ఇది నా Rf స్వాభావికంగా ఉన్నది మరియు ఇది Rext అంటే కనెక్ట్ చేసిన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ కారక్టర్య్స్టిక్స్ అయితే నేను ఇక్కడ గీస్తున్నది ఆర్మేచర్ కరెంటు యొక్క రెఫెరెన్సు తో టెర్మినల్ ఓల్టేజ్ యొక్క వేరియేషన్ నేను దానిని ఇక్కడ గీస్తున్నాను ఒకవేళ ఇది ఐడియల్ జనరేటర్ అయితే అంటే రెసిస్టెన్స్ డ్రాప్ రూపంలో మెషిన్ లో ఎటువంటి డ్రాప్ లేకుండా ఉంటే నేను ఫ్లాట్ కారక్టర్య్స్టిక్స్ కలిగి ఉండాలి కానీ మనకు ఫ్లాట్ కారక్టర్య్స్టిక్స్ రావడం లేదు ఎందుకంటే మనకు తప్పకుండా కొంత IaRa డ్రాప్ ఉంటుంది దీనిని నేను చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నాను అయితే ఇది మనకు ఉండే IaRa డ్రాప్ ఇది తప్పనిసరిగా మనకు మెషిన్ కండక్టర్స్ లో లభించే ఇంటర్నల్ డ్రాప్ వల్ల ఉంటుంది ఇవే రెసిస్టెన్స్ Ra గా వ్యక్తపరచబడతాయి అందువలన ఇది IaRa డ్రాప్ అవుతుంది మరియు ఇది ఒక కోణంలో DC జనరేటర్ రెగ్యులేషన్ కు దోహదం చేస్తుంది లేదంటే నేను ఇక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్ గా 220 వోల్ట్స్ లేదా ఇంకొక విలువగా కలిగి ఉండాలి ఇది కాకుండా మనము ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ గా పిలవబడే ఇంకొక విషయాన్ని పరిచయం చేస్తాము ఇది కొంతవరకు నాన్ లీనియర్ గా ఉంటుంది ఇది లీనియర్ గా ఉండదు ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఏవైతే ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ కలిగి ఉన్న మాగ్నెటిక్ సర్క్యూట్ యొక్క వ్యక్తీకరణలు అవుతాయో ఉదాహరణకు శాచ్యురేషన్ మొదలగు వాటి వంటి చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఆర్మేచర్ రియాక్షన్ ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం అన్నిటి కంటే ముందుగా నేను ఒరిజినల్ ఫీల్డ్ ని మరియు ఇది ఎలా వ్యక్తమవుతుందో గీయడానికి ప్రయత్నిస్తాను అపుడు ఇది నార్త్ పోల్ మరియు ఇది సౌత్ పోల్ మరియు ప్రాథమికంగా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇలా వెళ్తుంది ప్రాథమికంగా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్లే విధానం ఇది నేను ఇక్కడ ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ని పూర్తిగా యోక్ ద్వారా వెళ్తున్నది చూపించట్లేదు కానీ ఇది తప్పకుండా యోక్ గుండానే వెళ్తుంది ఇది ఒరిజినల్ ఫీల్డ్ లైన్ ఇంకా న్యూట్రల్ యాక్సిస్ ని చూడడానికి ప్రయత్నిస్తే మాగ్నెటికల్ గా ఇది న్యూట్రల్ యాక్సిస్ అవుతుంది మరియు ఇక్కడ నార్మల్ గా బ్రష్ లను ప్లేస్ చేస్తాము అందువలన వాస్తవంగా మనము ఒకవేళ కండక్టర్స్ ని డాట్ నుండి క్రాస్ కరెంటు కి లేదా క్రాస్ నుండి డాట్ కరెంటు కి మార్పు చెందేలా చేస్తుంటే అది ఖచ్చితంగా న్యూట్రల్ యాక్సిస్ గుండా జరుగుతుంది అందువలన అది సింపుల్ అవుతుంది ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర కరెంటు చాలా చాలా తక్కువగా ఉంటుంది లేదా దాదాపుగా జీరోకి దగ్గరగా ఉంటుంది ఈ కారణంగా నేను చాలా సజావుగా ప్లస్ నుండి మైనస్ కరెంటుకి లేదా మైనస్ నుండి ప్లస్ కరెంటుకి మార్పు కలిగి ఉంటాను ఎందుకంటే ఇది సౌత్ పోల్ ప్రభావం నుండి నార్త్ పోల్ ప్రభావానికి లేదా నార్త్ పోల్ ప్రభావం నుండి సౌత్ పోల్ ప్రభావానికి మారుతోంది ఇలా మారుతున్నప్పుడు స్పష్టంగా ఇది సున్నా గుండా వెళుతుంది కరెంటు సున్నా గుండా వెళుతుంది మరియు ఇలా సున్నా గుండా వెళుతున్నప్పుడు మార్పు అవడం చాలా సులభం అవుతుంది ఈ కారణం గానే మనము బ్రష్ లను బహుశా ఇక్కడ పెడతాము బ్రష్ లను సాధారణంగా ఈ యాక్సిస్ వెంట ఆంటే మాగ్నెటిక్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ప్లేస్ చేస్తాము కాబట్టి దీనిని న్యూట్రల్ యాక్సిస్ అని పిలుస్తాము ఒక కోణంలో చాలా బుక్స్ లో దీనిని వారు క్వాడ్రేచర్ యాక్సిస్ అని అంటారు ఇంకా దీనిని డైరెక్ట్ యాక్సిస్ అంటాము డైరెక్ట్ యాక్సిస్ అనేది మెయిన్ పోల్స్ అయిన నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ క్రియేట్ చేసిన ఫీల్డ్ లైన్స్ కి పారలల్ గా ఉంటుంది మరియు క్వాడ్రేచర్ యాక్సిస్ దానికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది మనము మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటే ఇది ఇన్సిడెంటల్లీ న్యూట్రల్ యాక్సిస్ కూడా అవుతుంది ఇప్పుడు ప్రారంభంలో నేను ఇక్కడ ఉంచిన కండక్టర్స్ జస్ట్ ఇండ్యూస్డ్ EMF ని కలిగి ఉంటాయి ఇక్కడ ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయలేదు మరియు నేను రొటేషన్ యొక్క డైరెక్షన్ యాంటీ క్లాక్వైస్ డైరెక్షన్ అని ఊహించుకుంటే అపుడు ఇది ఒమేగా అవుతుంది బహుశా నేను డాట్స్ కలిగి వుంటాను దీనిని వెరిఫై చేయండి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం క్రాస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి డాట్స్ ఇక్కడ మరియు క్రాస్ ఇక్కడ ఉంటాయి ఒకవేళ ఇక్కడ నేను లోడ్ ని కనెక్ట్ చేసిన విధానం వల్ల నేను ఎక్కువ కరెంటు తీసుకుంటూ ఉంటే డాట్ మరియు క్రాస్ కరెంట్స్ బహుశా చాలా ప్రభావవంతంగా మారుతాయి ప్రారంభంలో నేను ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయనప్పుడు నేను అక్షరాలా సున్నా కరెంట్ కలిగి ఉంటాను అదే నిజానికి నేను లోడ్ను కనెక్ట్ చేసినప్పుడు మరియు రెసిస్టెన్స్ ని తగ్గించడం వలన చాలా ఎక్కువగా కరెంటుని తీసుకుంటాను బహుశా నేను చాలా ఎక్కువ కరెంటు కలిగి ఉంటాను ఎప్పుడైతే చాలా ఎక్కువ కరెంటు ఉంటుందో ఈ ఆర్మేచర్ కండక్టర్స్ కూడా ఫ్లక్స్ ని క్రియేట్ చేస్తాయి ఎందుకంటే అవి కూడా మాగ్నెటిక్ కోర్ లో అంటే ఫెర్రో మాగ్నెటిక్ కోర్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవి ఊరికే ఉండవు అవి ఖచ్చితంగా ప్లక్స్ ను ఉత్పత్తి చేస్తాయి ఇప్పటివరకు మనము దీనిని ఇగ్నోర్ చేస్తున్నాము కానీ ఇక పైన దీనిని కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి దీనిని కన్సిడర్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్లక్స్ పైన అది ఎలాంటి రియాక్షన్ కలిగి ఉంటుందో దానిని మనము ఆర్మేచర్ రియాక్షన్ అంటాము కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ అనేది కరెంటు క్యారీ చేసే ఆర్మేచర్ కండక్టర్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ కు మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ కలుగచేసే రియాక్షన్ ఇప్పుడు ఇది ఇకపై ఓపెన్ సర్క్యూట్ కానప్పుడు నేను దీనిని పరిగణనలోకి తీసుకుంటే నేను ఖచ్చితంగా వాటిలో ప్రతిదాని చుట్టూ నేను ఫ్లక్స్ లేదా ఫీల్డ్ లైన్ గీయాలి నేను వాటిని ఎక్కువ సంఖ్యలో కలిగి ఉంటాను కాని మొత్తంగా నేను దానిని ఇలా గీయగలను కాబట్టి ఇది నేను కలిగి ఉన్న టోటల్ లైన్ ఫీల్డ్ లైన్ అవుతుంది మరియు అది డాట్ అయితే ఇది డైరెక్షన్ ను సూచిస్తుందని నేను చెప్పగలను చేతివేళ్ళు ఎలా వంగుతాయి అనేది ఫీల్డ్ లైన్ డైరెక్షన్ ను సూచిస్తుంది కాబట్టి నేను ఫీల్డ్ లైన్ ఈ డైరెక్షన్ లో కలిగి ఉండబోతున్నాను ఈ డైరెక్షన్లో ఫీల్డ్ లైన్ ఉంటుంది అవి ఈ విధంగానే వెళ్తాయి ఫీల్డ్ లైన్లు ఇలా ఉంటాయి అదేవిధంగా నేను దీని కోసం కూడా ఫీల్డ్ లైన్లను గీయగలగాలి నేను వాటిని ఎయిర్ గ్యాప్ ద్వారా మరింత చూపించాలి ఇది వాస్తవానికి మరొక మార్గం అవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఇది చూపుతుంది అందువల్ల నేను ఆర్మేచర్ కండక్టర్లచే సృష్టించబడిన ఫీల్డ్ లైన్లను కలిగి ఉన్నాను అవి నేను చూస్తే ఇక్కడ నేను గమనిస్తే ఉదాహరణకు ఆర్మేచర్ ఫీల్డ్ లైన్ ఇలా ఉంటుంది మరియు మెయిన్ ఫీల్డ్ లైన్ ఇక్కడ ఎక్కడో ఇలా ఉంది నేను మాట్లాడుతున్నది దీని గురించి నేను ఈ పోర్షన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఈ పోర్షన్ ని పెద్దదిగా చేసి ఇలా చూపిస్తున్నాను మరియు నేను ఈ విధంగా చూపిస్తున్నాను అయితే నేను ఈ పోర్షన్ ని పరిశీలిస్తే నేను ఈ పోర్షన్ ని చూస్తున్నట్లయితే నేను మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈ విధంగా కలిగి ఉన్నాను మరియు ఆర్మేచర్ ఫ్లక్స్ కూడా ఇలా కలిగి ఉన్నాను అని చెప్పగలను కాబట్టి ఈ పోర్షన్ నేను విస్తరించిన దాని గురించి మాట్లాడుతున్నాను మీకు నా పాయింట్ అర్థం అవుతోంది కదా కాబట్టి ఒకానొక సమయంలో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ని ఆర్మేచర్ ఫ్లక్స్ నేరుగా వ్యతిరేకిస్తుంది ఒకానొక సమయంలో మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ వాస్తవంగా ఆర్మేచర్ ఫ్లక్స్ కు కలపబడుతుంది కాబట్టి నేను దీనిని మాగ్నెటైజింగ్ ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ అని పిలుస్తాను ఇక్కడ ఒకదానికొకటి కలపబడుతున్నాయి దీనిని నేను డీమాగ్నెటైజింగ్ ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ అని పిలుస్తాను ఇంకా వేరే పోర్షన్స్ కూడా ఉంటాయి ఉదాహరణకు నేను పోల్ ఇక్కడ కలిగి ఉన్నాను నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ మరియు కొన్ని కండక్టర్స్ కూడా కలిగి ఉన్నాను అవి పోల్ కర్వేచర్ కి చాలా దగ్గరగా ఉంటాయి ఇంకా నాకు ఇక్కడ డాట్ ఉంటుంది క్రాస్ ఇక్కడ ఉంటుంది నేను ఫ్లక్స్ లైన్ ని చూసినట్లయితే అది పర్పెండిక్యూలర్ గా ఉంటుంది అది యాడ్ అవ్వట్లేదు అలాగే అపోజ్ కూడా చేయడం లేదు కానీ నిజానికి పర్పెండిక్యూలర్ గా ఉంటుంది దీని కారణంగా ఇక్కడ లభించే దానిని చూస్తే నేను మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ బహుశా ఇలా కలిగి ఉంటాను మరియు నేను నా ఆర్మేచర్ ఫ్లక్స్ లైన్స్ కొంతవరకు ఈ విధంగా కలిగి ఉంటాను కానీ ఇది ఆర్మేచర్ కరెంటు యొక్క స్ట్రెంగ్త్ ని ఆధారం చేసుకొని ఉంటుంది కాబట్టి నేను దీనిని main అని దీనిని armature అని పిలుస్తాను కాబట్టి నేను వాస్తవంగా రిజల్టెంట్ చూసినప్పుడు దాదాపుగా కొంత వరకు ఇలాంటి రిజల్టెంట్ పొందుతాను రెండింటి రిజల్టెంట్ కొంతవరకు ఇలా కనబడుతుంది అయితే నేను ఆర్మేచర్ కోర్ లోపల చూస్తే ఇది సరిగ్గా వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి నేను కలిగి ఉండబోయే మొత్తం ఫ్లక్స్ వాస్తవానికి కొంతవరకు ఇలా ఉంటుంది ఇది వాస్తవానికి సరళ రేఖగా వస్తుంది ఇది బహుశా కొంతవరకు ఇలా బెండ్ అయి ఉంటుంది మరియు ఇక్కడ అది బహుశా వ్యతిరేక దిశలో బెండ్ అయి ఉండవచ్చు మరియు మళ్ళీ నేను బహుశా ఈ విధంగా కొంత బెండ్ కలిగి ఉండాలి మరియు ఆ తర్వాత అది ఈ విధంగా వెళ్లాలి కాబట్టి నేను అన్ని లైన్స్ లను ఇలాగే కలిగి ఉండబోతున్నాను అన్ని ఫీల్డ్ లైన్లు కొంతవరకు ఇలాగే ఉంటాయి కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ వాస్తవానికి మొత్తం ఫ్లక్స్ ను వక్రీకరిస్తుంది ఒకానొక సమయంలో ఇది మ్యాగ్నెటైజింగ్ ఫ్లక్స్ వేరొక సమయంలో అది డీమాగ్నిటైజింగ్ ఫ్లక్స్ అవుతుంది మరియు నేను దీనిని క్రాస్ మాగ్నెటైజేషన్ అని పిలుస్తాను ఇది డీమాగ్నిటైజింగ్ ఎఫెక్ట్ లేదా మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ కాదు మీకు తెలుసా ఇది ఒక రకమైన మాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ ను మాడిఫై చేయడం అందువలన నేను దీనిని క్రాస్ మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ అని పిలుస్తాను కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ తప్పనిసరిగా మొత్తం ఫ్లక్స్ ప్రొఫైల్పై ఏదో ఒక సమయంలో మూడు ప్రభావాలను సృష్టిస్తుంది ఇది ఒక సమయంలో మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ ని సృష్టిస్తుంది దీనివలన నేను వాస్తవానికి ఫ్లక్స్ పెరుగుదలను కలిగి ఉండాలి కానీ అప్పటికే నేను శాచ్యురేషన్ కు దగ్గరగా ఆపరేట్ చేస్తున్నాను కావున పెరుగుదల నేను ఊహించినంతగా ఉండదు మాగ్నెటైజింగ్ ఫ్లక్స్ కు ఫ్లక్స్ ను పెంచడం సాధ్యం కాదు నేను మొదట 1 2 టెస్లా ఫ్లక్స్ డెన్సిటీతో పనిచేస్తున్నానని చెబితే మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ 0 2 కావచ్చు మరియు 0 2 ఆర్మేచర్ రియాక్షన్ కారణంగా డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ కాబట్టి నేను ఇక్కడ 1 4 కలిగి ఉండాలి నేను ఇక్కడ ఒకటి కలిగి ఉండాలి 1 0 కి రావడం చాలా సులభం శాచ్యురేషన్ ఎఫెక్ట్ లేదు కానీ 1 4 వరకు వెళ్లడం చాలా కష్టమైనది ఎందుకంటే ఇది ఇప్పటికే చాలా వరకు శాచ్యురేషన్ చెందినది కాబట్టి బహుశా 1 4 కి వెళ్ళే బదులు అది 1 25 లేదా 1 3 కి వెళ్ళవచ్చు అంతకన్నా ఎక్కువ ఏమీ వెళ్లదు అది చాలా ఎక్కువకు వెళ్ళలేకపోవచ్చు కాబట్టి మెయిన్ పోల్ లోని రెండు చివర్లలో మాగ్నెటైజేషన్ మరియు డీమాగ్నిటైజేషన్ జరుగుతున్నప్పటికీ కనిపించే మొత్తం ప్రభావం ఏమిటంటే ఫ్లక్స్ లో తగ్గుదల ఇది తప్పనిసరిగా డీమాగ్నిటైజేషన్ అని మీరు చూడవచ్చు ఇది మాగ్నిటైజేషన్ కాబట్టి మనము మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ మరియు డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ రెండింటినీ కలిగి ఉండబోతున్నాము మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ వలె చూపబడదు ఎందుకంటే శాచ్యురేషన్ పరిగణనలోకి వస్తుంది కాబట్టి నికర ప్రభావం మొత్తం ఫ్లక్స్ లో తగ్గింపు ఒకవేళ మొత్తం ఫ్లక్స్ లో తగ్గింపు ఉంటే స్పష్టంగా వోల్టేజ్లో డ్రాప్ ఉంటుంది అది నాకు నచ్చినా నచ్చకపోయినా వోల్టేజ్ లో డ్రాప్ ఉంటుంది వోల్టేజ్లోని ఈ డ్రాప్ స్పష్టంగా కనబడుతుంది అప్పుడు నేను ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్టిక్స్ ని గీస్తాను కాబట్టి ఇది వాస్తవానికి ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ అని నేను చెప్తాను నేను ఎక్కువ విలువ కలిగిన ఆర్మేచర్ కరెంట్ కలిగి ఉన్నప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నేను ఆర్మేచర్ ద్వారా చాలా ఎక్కువ కరెంట్ కలిగి ఉండబోతున్నప్పుడు ఆర్మేచర్ ఫ్లక్స్ ప్రభావం నిజంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది మీరు స్పష్టంగా చూడటానికి కారణం మొదట్లో ఇది కొంతవరకు లీనియర్ గా ఉండవచ్చు కానీ ఎక్కువ కరెంట్ కు చేరుకున్నప్పుడు శాచ్యురేషన్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది దీనివలన కొంత సమయం తర్వాత నేను ఫ్లక్స్లో ఎటువంటి పెరుగుదలను చూడను అయితే నాకు డీమాగ్నెటైజింగ్ ప్రభావం కారణంగా ఫ్లక్స్లో డ్రాప్ పెరుగుతుంది అయితే మాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ నిజంగా కనిపించేది కాదు కాబట్టి నేను ఎక్కువ విలువ గల ఆర్మేచర్ కరెంటుకు చేరుకున్నప్పుడు మరింత స్పష్టంగా ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ చూడటానికి కారణం అదే నేను ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పనిసరిగా పరిగణించబడదు ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ లీనియర్ గా ఉంటుంది అయితే ఆర్మేచర్ రియాక్షన్ డ్రాప్ నాన్ లీనియర్ గా ఉంటుంది శాచ్యురేషన్ ఎఫెక్ట్ కారణంగా ఇది లీనియర్ గా ఉండదు ఇవి ఆర్మేచర్ రియాక్షన్ యొక్క ప్రభావాలు వాస్తవానికి మొదట వ్యక్తమయ్యేది వోల్టేజ్లో టెర్మినల్ వోల్టేజ్లో డ్రాప్ ఉంటుంది వాస్తవానికి మనం చూడబోయే రెండవ విషయం ఏమిటంటే వాస్తవానికి నేను ఫీల్డ్ లైన్లను హారిజంటల్ గా కలిగి ఉన్నందున నేను న్యూట్రల్ యాక్సిస్ ను ఖచ్చితంగా మధ్యలో కలిగి ఉంటాను అని గమనించండి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ గీయాలి కాబట్టి ఈ పర్పెండిక్యులర్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ కొంతవరకు మార్చబడుతుంది నేను న్యూట్రల్ యాక్సెస్ ను సరిగ్గా మధ్యలో ఏమాత్రం కలిగి ఉండను మీ నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ మధ్యలో ఇది ఇక్కడ ఎక్కడో టిల్ట్ రూపంలో వస్తోంది దయచేసి నేను రొటేషన్ డైరెక్షన్ యాంటీ క్లాక్వైజ్ గా తీసుకున్నానని గుర్తుంచుకోండి అందువలన న్యూట్రల్ యాక్సిస్ కొంతవరకు యాంటీ క్లాక్వైజ్ గా మార్చబడుతుంది జనరేటర్లో ఈ విధంగా జరుగుతుంది మోటారులో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి నేను రొటేషన్ డైరెక్షన్ యాంటీ క్లాక్వైజ్ గా తీసుకుంటుంటే నాకు కొద్దిగా న్యూట్రల్ యాక్సిస్ లో షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు బ్రష్లు న్యూట్రల్ యాక్సిస్ మీద కలిగి ఉండను అయితే అది ఎక్కడో దానికి ఒక వైపు ఉన్నట్లు కనిపిస్తోంది దీనివలన మనం కమ్యుటేషన్ అని పిలిచే వాస్తవ కరెంట్ ట్రాన్స్ఫర్ కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది ఇంతకుముందు నేను వాటిని న్యూట్రల్ యాక్సిస్ లో కలిగి ఉన్నాను కాబట్టి కరెంట్ను ప్లస్ నుండి మైనస్ లేదా మైనస్ నుండి ప్లస్ కు బదిలీ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా సున్నా కరెంట్ను క్యారీ చేయని కండక్టర్లలో మార్చబోతున్నాను ఎందుకంటే నేను అక్కడ బ్రష్ ను ఉంచాను అందువల్ల కరెంట్ను ప్లస్ నుండి మైనస్ లేదా మైనస్ నుండి ప్లస్ కు మార్చడం విషయంలో నేను కొంత ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటాను ఇది మనము మాగ్నిఫైయింగ్ గ్లాస్తో కమ్యుటేషన్ గురించి మరింత వివరంగా చూస్తాము ఇది వేర్వేరు రకాల జనరేటర్లను చూసిన తరువాత తదుపరి డిస్కషన్ అవుతుంది కాబట్టి వాస్తవానికి ఒక కమ్యుటేటర్ సెగ్మెంట్ నుండి తరువాతి కమ్యుటేటర్ సెగ్మెంట్ కు వాస్తవమైన కరెంట్ ట్రాన్స్ఫర్ ను చూస్తున్నప్పుడు మనం కమ్యుటేషన్ గురించి మరింత వివరంగా చూస్తాము ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది విద్యార్థి ఆర్మేచర్ రియాక్షన్ వల్ల స్పార్కింగ్ సంభవిస్తుందా ప్రొఫెసర్ దీనివలన కొంతవరకు స్పార్కింగ్ సంభవిస్తుంది మెషీన్ కండక్టర్లకు స్వాభావిక ఇండక్టెన్స్ ఉండడం కొంతవరకు కారణం ఒకవేళ ఇండక్టెన్స్ స్థిరమైన కరెంట్ ప్రవాహాన్నికలిగి ఉంటే ఎటువంటి ప్రభావం చూపదు ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది ప్రొఫెసర్ అయితే నేను కండక్టర్లు సౌత్ పోల్ వైపు నుండి నార్త్ పోల్ వైపు వెళ్తున్నప్పుడు నేను కరెంటు I నుండి I కు మారడాన్ని చూస్తున్నాను కాబట్టి నేను కండక్టర్లు సౌత్ పోల్ వైపు నుండి నార్త్ పోల్ వైపు వెళ్తున్నప్పుడు నేను వాటిలో వాస్తవానికి ఎటువంటి కరెంట్ కలిగి ఉండకపోతే మరియు వ్యత్యస్తంగా అయినా నేను ఎటువంటి Ldidt కలిగి వుండను ఒకవేళ నేను కండక్టర్లు ఇప్పటికే కొంత కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు మార్చుతున్నట్లయితే మరియు వాస్తవానికి నేను వాటిని సౌత్ పోల్ వైపు నుండి నార్త్ పోల్ వైపు కు పుష్ చేస్తుంటే మీరు ఇక్కడకి వెళ్లి వాటిని పుష్ చేస్తే అప్పుడు Ldidt ఊరకే ఉండదు అది నేను మరికొంత సమయం కరెంట్ క్యారీ చేస్తాను అని చెబుతుంది కాబట్టి ఇది మెయిన్ పోల్స్ నుండి తీవ్ర వ్యతిరేకతతో మరికొంత కాలం కరెంట్ను క్యారీ చేయబోతోంది మరియు అది తప్పనిసరిగా చుట్టుపక్కల గాలిలోకి చిమ్ముతుంది అక్కడ ఒక పెద్ద ఇండక్షన్ వోల్టేజ్ ఉంటుంది Ldidtస్వయంగా వ్యక్తమవుతుంది మరియు ఇది తప్పనిసరిగా DC మెషీన్లో సంభవించే స్పార్కింగ్ రూపంలో వ్యక్తమవుతుంది దీని కారణంగానే ఆర్మేచర్ కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్పార్కింగ్ పెరుగుతుంది ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు కూడా స్పార్కింగ్ పెరుగుతుంది మీరు స్పీడ్ పెంచినట్లయితే మీరు చేంజ్ ఓవర్ చాలా వేగంగా జరగాలని అడుగుతున్నారని అర్థం dt తగ్గుతుంది మీరు Ldidt చూస్తున్నారు i పెరుగుతోంది మీరు స్పార్కింగ్లో పెరుగుదలను చూస్తారు dt తగ్గుతోంది మీరు స్పార్కింగ్లో పెరుగుదలను చూస్తారు రెండూ స్పార్కింగ్ కు దోహదం చేస్తాయి మనము కమ్యుటేషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు దీని గురించి వివరంగా చూద్దాము ఆర్మేచర్ రియాక్షన్ కోసం ఇంతవరకు చెప్పుకున్నది చాలు చివరిగా ఒక విషయం ఎక్కడైతే మనం ఈ డాట్ ను కలిగి ఉన్నామో అక్కడ మనము ఈ డాట్ కు ఒక విధమైన కాంపెన్సేషన్ ను క్రాస్ కలిగి ఉండటం ద్వారా పొందగలిగితే నేను అక్కడ ఆర్మేచర్ రియాక్షన్ యొక్క ప్రభావాన్ని వెంటనే రద్దు చేయగలిగే కొంత వైండింగ్ కలిగి ఉండగలను ఒకవేళ నేను అలా చేయగలిగితే ఈ ఆర్మేచర్ రియాక్షన్ శూన్యం అవుతుంది కాబట్టి సాధారణంగా ఆర్మేచర్ రియాక్షన్ గురించి చాలా గజిబిజిగా ఉన్న చాలా మెషిన్ లలో మనము కొన్ని కండక్టర్లను ఉంచవచ్చు కాబట్టి ఇది నా పోల్ ఇక్కడ నేను కాంపెన్సేటింగ్ వైండింగ్ అని పిలువబడే కొన్ని కండక్టర్లను పెట్టవచ్చు అవి క్రాస్ మాగ్నెటైజింగ్ నేచర్ కలిగిన ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ కోసం కాంపెన్సేషన్ ఇస్తున్నాయి నేను క్రాస్ మాగ్నెటైజేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే పోల్ యొక్క కర్వేచర్ వెంట క్రాస్ మాగ్నెటైజేషన్ జరుగుతుంది కాబట్టి పోల్ యొక్క కర్వేచర్ వెంట నేను పోల్ తో పాటు కొన్ని వైండింగ్లను ఉంచితే మరియు నేను వాటిని ఉంచినా అవి ఆర్మేచర్ కరెంట్తో యాంటీ సిరీస్లో ఉండే కరెంట్ తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను కావున ఆర్మేచర్ కరెంట్ ఒక డాట్ ఇది క్రాస్ క్యారీ చేస్తుంది మరియు వ్యత్యస్తంగా ఉంటుంది అందువలన అవి ఆర్మేచర్తో యాంటీ సిరీస్గా ఉంటాయి కాబట్టి నేను ఆర్మేచర్ కండక్టర్లో డాట్ కలిగి ఉంటే ఇక్కడ కరెంట్గా క్రాస్ గా కలిగి ఉంటాను కాబట్టి దయచేసి మీరు రోటర్లో ఉంచిన ఆర్మేచర్ కండక్టర్లను కలిగి ఉన్న కనెక్షన్ను అర్థం చేసుకోండి ఆర్మేచర్ కండక్టర్ల కనెక్షన్ను కమ్యుటేటర్ ద్వారా బ్రష్ల ద్వారా బయటకు తీసుకువస్తారు మరియు బ్రష్ నుండి కాంపెన్సేటింగ్ వైండింగ్ కనెక్ట్ చేయబడతాయి కాని యాంటీ సిరీస్లో కావున నేను దానిని ఒక నిర్ధిష్ట రూపంలో వౌండ్ చేయబడి ఉంటాను అది మీ డాట్ మరియు క్రాస్ మీ ఆర్మేచర్ కరెంట్కు వ్యతిరేకంగా ఉంటాయని స్పష్టం చేస్తుంది కాబట్టి అవి బ్రష్ లతో పాటుగా సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి నేను కేవలం 5 ఆంపియర్ ఆర్మేచర్ కరెంట్ను మాత్రమే తీసుకువెళుతుంటే కాంపెన్సేటింగ్ వైండింగ్ కూడా 5 ఆంపియర్లకు అనుగుణమైన ఫ్లక్స్ను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను అందువలన అవి స్థిరమైన కరెంట్ను క్యారీ చేయాలని నేను కోరుకోను అవి ఖచ్చితంగా ఆర్మేచర్ కరెంట్ కు సమానంగా తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాను కనుక ఇది సాధారణంగా బ్రష్లతో సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది ఇతర పోల్స్ కి కూడా ఇదే జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ దీనిని నార్త్ పోల్ గా కలిగి ఉండి ఇక్కడ సౌత్ పోల్ కలిగి ఉంటే నేను మళ్ళీ ఇక్కడ కాంపెన్సేటింగ్ వైండింగ్ కలిగి ఉంటాను ఉదాహరణకు నేను క్రాస్ లు కలిగి ఉంటే డాట్ తీసుకెళ్ళేది కాబట్టి దీనిని తప్పనిసరిగా కాంపెన్సేటింగ్ వైండింగ్ అంటారు ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది విద్యార్థి కాంపెన్సేటింగ్ వైండింగ్ ఎక్కడ ఉంది ప్రొఫెసర్ ఇది స్టేటార్లో ఉంది అయితే ఇది రోటర్ కరెంట్ అయిన ఆర్మేచర్ కరెంట్ను కలిగి ఉండే విధంగా కనెక్ట్ చేయబడుతుంది కాంపెన్సేటింగ్ వైండింగ్ పోల్ యొక్క కర్వేచర్ వెంట ఉంటుంది ఇది పోల్ యొక్క కర్వేచర్ వెంట ఉంచబడుతుంది మరియు ఇది తప్పనిసరిగా కరెంటును ఆర్మేచర్ కరెంట్ కు వ్యతిరేకంగా క్యారీ చేస్తుంది తద్వారా ఇది ఆర్మేచర్ ఫ్లక్స్ యొక్క క్రాస్ మాగ్నెటైజింగ్ ప్రభావాన్ని రద్దు చేస్తుంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది ప్రొఫెసర్ మనకు ఇంటర్పోల్ అని పిలువబడే మరొకటి ఉంటుంది అవి చిన్న పోల్స్ ఇవి మాగ్నిటైజింగ్ ఎఫెక్ట్ ను లేదా డీమాగ్నిటైజింగ్ ఎఫెక్ట్ ను రద్దు చేస్తాయి దయచేసి d యాక్సిస్ నుండి q యాక్సిస్ వెంట మాగ్నిటైజింగ్ ఎఫెక్ట్ మరియు డీమాగ్నైటైజింగ్ ఎఫెక్ట్ జరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి క్రాస్ మాగ్నిటైజింగ్ ఎఫెక్ట్ రద్దు చేయడానికి d యాక్సిస్ వెంట మనము కాంపెన్సేటింగ్ వైండింగ్ పెడతాము రెండు మెయిన్ పోల్స్ మధ్య ఇంటర్ పోలార్ రీజియన్ నందు q యాక్సిస్ వెంట ఇంటర్పోల్ అని పిలిచే వాటిని పెడతాము కాబట్టి ఆర్మేచర్ రియాక్షన్ మాగ్నిటైజింగ్ ఎఫెక్ట్ ను సృష్టిస్తుంటే నేను ఇంటర్పోల్ సహాయంతో డీమాగ్నెటైజింగ్ ఎఫెక్ట్ ను సృష్టిస్తాను మరియు వ్యత్యస్తంగా ఉంటుంది ఆర్మేచర్ రియాక్షన్ యొక్క ప్రభావానికి తిరిగి వస్తే టెర్మినల్ వోల్టేజ్ యొక్క తగ్గింపు ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండవది న్యూట్రల్ యాక్సిస్ షిఫ్ట్ అవుతుంది న్యూట్రల్ యాక్సిస్ మార్చబడుతుంది అదే మనము చూశాము కాబట్టి నేను కాంపెన్సేటింగ్ వైండింగ్ మరియు ఇంటర్పోల్లను కలిగి ఉంటే ఈ రెండింటినీ తొలగించవచ్చు నేను ఇంటర్పోల్ మరియు కాంపెన్సేటింగ్ వైండింగ్ లకు తగిన డిజైన్ కలిగి ఉంటే అవి తప్పనిసరిగా ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ పూర్తిగా రద్దు చేయబడిందని నిర్ధారిస్తాయి ఈ సందర్భంలో మళ్ళీ న్యూట్రల్ యాక్సిస్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది మరియు కమ్యుటేషన్ మొదలగునవి చాలా సజావుగా సాగుతాయి కాబట్టి మనము ఎక్కడైతే స్పార్కింగ్ను తట్టుకోలేమో అక్కడ సాధ్యమైతే సాధారణంగా మనము DC మెషిన్ ఉపయోగాన్ని నివారించడానికి చూస్తాము అయినా కొన్ని కారణాల వలన నేను DC మెషిన్ ని ఉపయోగించాల్సి వస్తే అప్పుడు నేను కాంపెన్సేటింగ్ వైండింగ్ మరియు ఇంటర్పోల్ను ఉంచాలనుకుంటున్నాను అవన్నీ సాధారణంగా చాలా ఖరీదైనవిగా మారినప్పటికీ వాటిని ఉపయోగిస్తాను నేను ఇవి లేకుండా ఒక DC మెషిన్ ని కొనుగోలు చేస్తే నేను దానిని కాంపెన్సేటింగ్ వైండింగ్ మరియు ఇంటర్పోల్తో కొనుగోలు చేసిన దానితో పోల్చినప్పుడు దాని ధర తక్కువగా ఉంటుంది అయితే కాంపెన్సేటింగ్ వైండింగ్ మరియు ఇంటర్పోల్ కలిగిన మెషిన్ ధర ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక రకంగా సపరేట్లీ ఎక్సైటెడ్ DC జనరేటర్ విషయంలో ఆర్మేచర్ రియాక్షన్ ను మరియు దాని ప్రభావాన్ని పూర్తి చేసాము షంట్ జనరేటర్ అయిన మొదటి సెల్ఫ్ ఎక్సైటెడ్ జనరేటర్ను త్వరగా చూద్దాం కాబట్టి పేరులో చెప్పినట్టుగా సెల్ఫ్ ఎక్సైటెడ్ జనరేటర్లో మీరు సపరేట్ ఎక్సైటేషన్ ఇవ్వబోవడం లేదు విద్యుత్ సరఫరా అందుబాటులో లేదు మీరు చేస్తున్నదంతా కేవలం జనరేటర్ను డ్రైవ్ చేయడం మరియు అది ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలి మీరు ఎటువంటి ఎక్సైటేషన్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు వాస్తవంగా మ్యాగ్నెటైజేషన్ ను ప్రారంభించడానికి ఎలక్ట్రిసిటీని అందించడం లేదు ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు అంటే మీకు ఇక్కడ ఆర్మేచర్ ఉంది మరియు మీరు ఇక్కడ ఫీల్డ్ కాయిల్ కలిగి ఉంటారు మీరు ఏ సరఫరాను కనెక్ట్ చేయడం లేదు మీరు ఇక్కడ ఒక లోడ్ను కనెక్ట్ చేయవచ్చు ప్రారంభంలో మీకు కొంత రెసిడ్యుయల్ మాగ్నెటిజం ఉంటుంది ఇది ఒక చిన్న వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది ఆ వోల్టేజ్ ఫీల్డ్ ద్వారా కరెంటును ప్రసరిస్తుంది రెసిడ్యుయల్ మాగ్నెటిజం 15 లేదా 20 వోల్టుల చిన్న వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది కావున ఇది ఫీల్డ్ ద్వారా ప్రారంభంలో ఒక కరెంట్ను ప్రసారం చేయబోతోంది నేను లోడ్ను కూడా కనెక్ట్ చేయకపోవచ్చు వోల్టేజ్ను బిల్డప్ అవవ్వండి అప్పుడు మాత్రమే నేను లోడ్ను కనెక్ట్ చేస్తాను అప్పటి వరకు నేను అన్ని సంభావ్యతలలోనూ లోడ్ను కనెక్ట్ చేయను కాబట్టి నేను ఫీల్డ్ ద్వారా ప్రవహించే కరెంట్ కలిగి వుంటాను అది కరెంట్ సున్నా కంటే ఎక్కువ చేస్తుంది ఖచ్చితంగా సున్నా కరెంట్తో ప్రారంభించి రెసిడ్యుయల్ మాగ్నెటిజం వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ఆ వోల్టేజ్ ఫీల్డ్ ద్వారా కరెంటును ప్రసారం చేస్తుంది ఆ కరెంటు ఒక ఫ్లక్స్ ను సృష్టించబోతోందని అనుకుందాం ఇది సహాయ పడుతుంది ఇది అసలు రెసిడ్యుయల్ ఫ్లక్స్ కు సహాయపడుతుంది కాబట్టి ఫ్లక్స్ పెరుగుతుంది ఎక్కువ వోల్టేజ్ మరింత కరెంట్ మరింత ఫ్లక్స్ ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ కరెంట్ ఎక్కువ ఫ్లక్స్ ఇది మరింత మరింతగా పెరుగుతుంది ఇది అనంతాన్ని తాకి ఉండాలి కాని శాచ్యురేషన్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఫ్లక్స్ నిర్దిష్ట విలువకు మించి వెళ్ళలేము మరియు అప్పుడు మీరు ప్రాథమికంగా వోల్టేజ్ బిల్డప్ కావడాన్ని చూడబోతున్నారని మీరు చూస్తారు కాని ఇది నిర్దేశించిన కొంత విలువను చేరుకుంటుంది ఎక్కడైతే నేను VfEgIfRf గా కలిగి ఉంటాను ఇది If ఇది Eg కాబట్టి నేను బహుశా దీనిని Eg1 అని చెప్తాను కాబట్టి ఇది Eg1 కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది Eg1 కి అనుగుణమైన ఆపరేటింగ్ పాయింట్కు చేరే వరకు ఇది జరుగుతుందని మీరు చూడబోతున్నారు ఈ పాయింట్ వద్ద ఫీల్డ్ వోల్టేజ్ మరియు ఆర్మేచర్ వోల్టేజ్ ఒకదానికొకటి బ్యాలెన్స్ అవుతాయి అవి సమాంతరంగా కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఇచ్చిన వేగం వద్ద ఏ వేగంతో అయితే నేను జనరేటర్ను నడుపుతున్ననో ఆ వేగం వద్ద అవి ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకోబోతున్నాయి మనము తరువాతి తరగతిలో సెల్ఫ్ ఎక్సైటెడ్ ప్రక్రియతో కొనసాగిద్దాము